ఈ ఉపన్యాసంలో లేఅవుట్ కాంపాక్షన్ గురించి తెలుసుకుందాం మనం లేఅవుట్ కాంపాక్షన్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచనలు అయిన విభజన ప్లేస్మెంట్ ఫ్లోర్ ప్లానింగ్ రౌటింగ్ ఆపై భౌతిక వివరాల రూపకల్పన ద్వారా వివిధ దశలను ఒక రకమైన స్పెసిఫికేషన్ మరియు నెట్లిస్ట్తో చూసాము చివరగా మనం ఇప్పటి వరకు కొన్ని దీర్ఘచతురస్రాకార ఆకృతుల సేకరణను చూసినట్లుగా కాకుండా ఈ దీర్ఘచతురస్రాకార విస్తరణ పాలిసిలికాన్ లేదా వివిధ లోహ వైర్లపై కనెక్షన్ల యొక్క చిన్న విభాగాలను సూచిస్తుంది అవి ట్రాన్సిస్టర్లను సూచిస్తాయి ఇది ఖండన విస్తరణ మరియు పాలిసిలికాన్ దీర్ఘచతురస్రం లేదా వివిధ సంప్రదింపు కనెక్షన్లు ఉండవచ్చు కాబట్టి ఇక్కడ మనం లేఅవుట్ కాంపాక్షన్ గురించి మాట్లాడాము లేఅవుట్ కాంపాక్టర్ ఏమి చేస్తుంది లేఅవుట్ కాంపాక్టర్ ఉత్పత్తి చేస్తుంది లేదా మాస్క్ లెవెల్లో ల్లేఅవుట్ యొక్క వైశాల్యాన్ని బాగా తగ్గిస్తుంది కాంపాక్టర్ సాధారణంగా ఈ స్టిక్ రేఖాచిత్రం నుండి నేను చెప్పిన లేదా లేఅవుట్ ఇచ్చిన మాదిరిగానే లేఅవుట్ను సృష్టించగలదు ఇది కొన్ని దీర్ఘచతురస్రాలను ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావడం ద్వారా ఆ ప్రాంతాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది మీకు ఇప్పటికే డిజైన్ నియమాలు ఉన్నాయి అవి వైర్లు వెడల్పు కనిష్టంగా ఉండాలి మరియు వాటి మధ్య దూరం చాలా తక్కువగా ఉండాలి ఇప్పుడు ఒక లేఅవుట్లో మీరు చూడవచ్చు కానీ 2 లక్షణాలు లేదా 2 బ్లాక్స్ లేదా వస్తువుల మధ్య ఈ విభజన కనీస డిజైన్ నియమావళి నిర్దేశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది మీరు వాటిని దగ్గరకు తీసుకురావచ్చు ప్రాథమికంగా ఈ లేఅవుట్ కాంపాక్షన్ యొక్క అర్థం మీరు ఉత్పత్తి చేసే నియమాలు లేదా అడ్డంకులను ఉల్లంఘించకుండా మీరు ఒకదానికొకటి దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు లేదా మీరు లేఅవుట్తో పోలిస్తే దాని విస్తీర్ణం తగ్గుతుంది కాంప్లెక్షన్ చాలా సాధారణ సాధనం కాబట్టి అనేక విషయాల కోసం మీరు దీన్ని ఉపయోగించవచ్చు నేను చెబుతున్న అనవసరమైన స్థలాన్ని తొలగించడం ద్వారా వైశాల్యం కనిష్టీకరణ జరుగుతుంది రెండవ విషయం మీరు layout compilation కోసం కూడా ఉపయోగించవచ్చు అంటే సింబాలిక్ లేఅవుట్ లేదా స్టిక్ రేఖాచిత్రం లేఅవుట్ నుండి ప్రారంభించడం మీరు డిజైన్ నియమాలను అనుసరించి దీర్ఘచతురస్రాలను mask level లేఅవుట్ను నేరుగా ఉత్పత్తి చేయవచ్చు పునః రూపకల్పన అంటే డిజైన్ రూల్ చెక్పై ముందే చెప్పినట్లు మీరు కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు మీ లేఅవుట్లో డిజైన్ నిబంధన ఉల్లంఘనల కోసం తనిఖీ చేసే దశను కలిగి ఉండవచ్చు కాబట్టి కొంత ఉల్లంఘన కనుగొనబడిన తర్వాత ఈ లేఅవుట్ కాంపాక్టర్ సాధనం డిజైన్ నిబంధన ఉల్లంఘనలు జరిగిన ఆ భాగంలో తిరిగి పని చేయగలదు మరియు మీకు ఎటువంటి ఉల్లంఘన లేని సరైన డిజైన్ను సృష్టించవచ్చుమరియు మేము ఒక ఫాబ్రికేషన్ టెక్నాలజీ నుండి మరొకదానికి వెళ్ళినప్పుడు లేఅవుట్ను ఒకదాని నుండి మరొకటి మార్చడానికి మీరు ఈ రకమైన కాంపాక్షన్ సాధనాన్ని ఉపయోగించవచ్చు నేను కాంప్లెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు లక్షణాల మధ్య ఖాళీ లక్షణాల పరిమాణం మరియు లక్షణాల ఆకారం ఉన్నాయి సాధారణంగా లక్షణం యొక్క ఆకారం చాలా సందర్భాలలో ముందే నిర్వచించబడుతుంది అయితే కొన్ని సందర్భాల్లో లక్షణాల ఆకృతిపై కొంత పరిమితి ఉండవచ్చు కాబట్టి ఇది ఒక రకమైన లేఅవుట్ను ఇన్పుట్గా అంగీకరిస్తుంది మరియు తుది లేఅవుట్ను అవుట్పుట్గా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి సమస్య సూత్రీకరణను చూడటానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనకు M1 M2 నుండి Mn వరకు రేఖాగణిత లక్షణాల సమితి ఇవ్వబడింది కాబట్టి మనం లక్షణాలు గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి లక్షణాలు అయినా కావచ్చు నేను వాటిని ఏ రంగులు లేకుండా దీర్ఘచతురస్రాకార బ్లాక్లుగా చూపిస్తున్నాను ఎందుకంటే నేను సాధారణంగా పొరలను చూపించడం లేదు కానీ నేను చెప్పేది ఏమిటంటే ఈ బ్లాక్స్ ఉన్న పొరలను బట్టి కోర్సు వంటి అనేక అడ్డంకులు ఉండవచ్చు డిజైన్ రూల్ అడ్డంకి మీరు ఈ పంక్తుల కనీస వెడల్పు కలిగి ఉండాలని చెప్పారు అవి సంతృప్తికరంగా ఉన్నాయని అనుకుంటాము మీరు కూడా దీన్ని ప్రత్యేకంగా తనిఖీ చేయవచ్చు కాని ఇక్కడ మనము ఈ రెండింటి మధ్య విభజనలు ఏమిటి ఈ బ్లాక్స్ ఏమిటి వాటి గురించి తెలుసుకోవాలి దీని కోసం అసలు విభజన 4 లాంబ్డా అని మీరు కనుగొనవచ్చు అనుకుందాం కాని మన డిజైన్ నియమం అది రెండుసార్లు లాంబ్డాకు సమానమైన దానికంటే ఎక్కువగా ఉండాలని చెప్పింది కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ దీర్ఘచతురస్రాన్ని 2 లాంబ్డా లాగా పైకి నెట్టవచ్చు అదేవిధంగా ఇది 3 లాంబ్డా అని మేము చెప్తాము కాని మళ్ళీ మన డిజైన్ అది కనీసం 2 లాంబ్డా ఉండాలి అని చెబుతుంది కాబట్టి మనం దీన్ని మళ్ళీ 1 లాంబ్డా ద్వారా ఎడమ వైపుకు నెట్టవచ్చు ఈ విధంగా మనం మొత్తం విస్తీర్ణంలో చిన్నదిగా ఉండే లేఅవుట్ను సృష్టించవచ్చు కాబట్టి 2 రకాల పరిమితులు ఉన్నాయి వీటిలో ఒకటి కనీస లక్షణాల పరిమాణం కాబట్టి ప్రతి రేఖాగణిత లక్షణాల కోసం ఈ Mi సాధారణంగా కనీస వెడల్పును సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో ఎత్తు మరియు వెడల్పును సూచిస్తుంది మరియు ప్రతి జత Mi మరియు Mj మధ్య కనీస విభజనను సూచిస్తుంది దీనిని dist Mi Mjగా సూచిస్తారు ఈ లక్ష్యంతో లేఅవుట్ ఇవ్వబడుతుంది మనం యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ Mi యొక్క పరిమాణం సంపీడనం తరువాత దీని పరిమాణం మరియు distMiMj కాంపాక్షన్ తరువాత దూరం అవి సమానంగా కంటే ఎక్కువ ఉండాలి i మరియు j యొక్క ప్రతి జత కోసం పేర్కొన్న కనీస విలువ స్పష్టంగా ఉంది సమస్య సూత్రీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు మనం పూర్తి కస్టమ్ డిజైన్ శైలి గురించి మాట్లాడేటప్పుడు కొన్ని డిజైన్ల శైలి నిర్దిష్ట సమస్యలు ఇక్కడే కాంపాక్షన్ చాలా క్లిష్టంగా మారుతుంది ఎందుకంటే చిప్లో బ్లాక్లు దాదాపు ఎక్కడైనా ఉంటాయి కాబట్టి మీరు కణాలపై ప్రతిదీ ఉంచే ప్రామాణిక సెల్ వలె కాకుండా లేఅవుట్లో క్రమబద్ధత ఉండదు మరియు అవి ముందే నిర్ణయించబడ్డాయి ప్రామాణిక కణాల కోసం మీరు చూస్తారు ప్రతి కణాలు ఒక లైబ్రరీ నుండి తీసుకోబడతాయి అవి ముందే రూపకల్పన చేయబడ్డాయి మరియు ఆప్టిమైజ్ చేయబడ్డాయి ఇంకా కుదింపు లేదా కాంపాక్షన్కి అవకాశం లేదు ప్రామాణిక సెల్లో మీరు కాంపాక్ట్ చేయగల ఏకైక విషయం అడ్డు వరుసలు మీరు అడ్డు వరుసల మధ్య ఉంచిన స్థలం కావచ్చు మీరు ఆ మొత్తం స్థలాన్ని రౌటింగ్ కోసం ఉపయోగించలేదు మీరు ఒక అడ్డు వరుసను కొద్దిగా పైకి తరలించవచ్చు సాధారణంగా మనకు దాదాపు అన్ని విధాలుగా కాంప్లెక్షన్ అవకాశాలను కలిగి ఉంటాయి సాధారణంగా ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ స్థలం ఖాళీగా ఉన్న తర్వాత మీరు వాటిని చిన్నవి చేయాలి ప్రామాణిక సెల్ డిజైన్ శైలి కోసం నేను చెప్పినట్లుగా కణాల ఎత్తులు ఇప్పటికే పరిష్కరించబడ్డాయి కాబట్టి మనంఅక్కడ ఏమీ చేయలేము ఛానెల్ ఎత్తును తగ్గించడం ద్వారా మాత్రమే లేఅవుట్ యొక్క ఎత్తును తగ్గించవచ్చు కాబట్టి ఇది ఛానల్కాంపాక్షన్ అంటారు గేట్ శ్రేణుల కోసంమళ్ళీ గేట్ల స్థానాలు ఇప్పటికే ఉన్నందున ఇక్కడ కాంపాక్షన్కి అవకాశం లేదు నేను కాంపాక్షన్ అని చెప్పినప్పుడు సాధారణంగా మనం దీన్ని పూర్తి కస్టమ్ డిజైన్ కోసం చేస్తాము కాంపాక్షన్ అల్గోరిథంలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మొదట లక్షణాల మధ్య కనీస దూరం ఆధారంగా గ్రాఫ్ సిద్ధాంత విధానం ఉపయోగించగల పరిమితి గ్రాఫ్ లేదా వర్చువల్ గ్రిడ్ యొక్క భావన రెండవ విస్తృత తరగతి మరింత ప్రత్యక్షంగా ఉంటుంది ఇది కొన్ని దిశలలో 1 డైమెన్షనల్ 2 డైమెన్షన్ లేదా వీటి మధ్యలో ఉంటుంది దీనిని 1 మరియు సగం డైమెన్షన్ అంటారు మీరు లక్షణాలను తరలించి కాంపాక్షన్న్ని నిర్వహించడానికి ప్రయత్నించవచ్చు దీనిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం పరిమితి గ్రాఫ్ ఆధారిత సంపీడనం ఇది నిర్బంధ గ్రాఫ్ అని పిలువబడుతుంది ఇప్పుడు ఒక పరిమితి గ్రాఫ్లో ప్రతి శీర్షం ఒక దీర్ఘచతురస్రాన్ని లేదా ఒక భాగాన్ని మరియు అంచులు సూచిస్తుంది అవి వివిధ రకాల అడ్డంకులను సూచిస్తాయి అడ్డంకులు రెండు రకాలు కావచ్చు ఒకటి రెండు వైర్లతో కనెక్టివిటీకి సంబంధించినది ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండాలి లేదా విభజనకు సంబంధించినది అయి ఉండాలి ఇప్పుడు కనెక్టివిటీ అడ్డంకులు ఇక్కడ చెప్పండి నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను X మరియు Y అనేవి రెండు లక్షణాలు ఉన్నాయని అనుకుందాం X అక్షం వెంట స్థానం మధ్య బిందువుల ద్వారా గుర్తించబడిందని అనుకుందాం ఇది X మధ్యలో ఉంది ఇది మధ్యలో y ఉంది కనెక్టివిటీ అడ్డంకి X మరియు Y ఒకదానికొకటి S దూరంలో ఉండాలి ఈ S కూడా 0 కావచ్చు కాబట్టి ప్రత్యక్ష కనెక్షన్ ఉంటే ఈ S కూడా 0 కావచ్చు కాబట్టి ఇలాంటి పరిమితి ఉంటే గ్రాఫ్లో మనం ఒక జత అంచులను X నుండి Y వరకు మరొకటి Y నుండి X వరకు ప్రతికూల బరువులతో కలుపుతాము అంచుల బరువు S యొక్క మైనస్ అవుతుంది S యొక్క మైనస్ ఈ X మరియు Y ఈ పరిధిలో ఉండాలి మరియు వాటిని దూరంగా తరలించలేమని సూచిస్తుంది ఎందుకంటే మీరు దానిని దూరంగా తరలిస్తే S విలువ పెరుగుతుంది మరియు బరువు S ఇది ఖర్చు పనితీరును మరింత దిగజార్చుతుందని చెప్పారు మీరు అలాంటి కదలికలు చేసినప్పుడు ఖర్చు ఫంక్షన్ తదనుగుణంగా నిర్వచించబడుతుంది కాబట్టి ఇతర రకమైన అడ్డంకి విభజన పరిమితి ఇది రెండు బ్లాక్లు ఒకదానికొకటి కనీసం d దూరం ఉండాలి ఇక్కడ మీరు సానుకూల బరువు d తో ఒక అంచుని జోడిస్తారు కాబట్టి సాధారణంగా వారు సానుకూల మరియు ప్రతికూల అంచులతో పెద్ద గ్రాఫ్ను కలిగి ఉంటారు అది పరిమితి గ్రాఫ్ అవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనము నిర్బంధ గ్రాఫ్ను ఎలా ఉత్పత్తి చేస్తాము పరిమితి గ్రాఫ్ అంటే అనేక బ్లాక్లు ఇవ్వడం బ్లాక్స్ అంటే ఈ సందర్భంలో నేను ఇక్కడ మాట్లాడుతున్న దీర్ఘచతురస్రాలు కాబట్టి అడ్డంకి వేరు వాటి కనెక్టివిటీ మరియు మొదలైనవి ఈ రకమైన అడ్డంకి గ్రాఫ్ను రూపొందించే చాలా ఆసక్తికరమైన పద్ధతుల్లో ఒకటి నీడ ప్రచారం నీడ ప్రచారం అంటే అనుసరించు నా వద్ద లేఅవుట్ ఉందని అనుకుందాం కాబట్టి నేను కాంతి యొక్క ఊహాత్మక మూలాన్ని ఉపయోగిస్తున్నాను నేను నా లేఅవుట్ను ఒక వైపు నుండి ప్రసరింపచేస్తున్నాను కొన్ని బ్లాక్స్ కొన్ని నీడలను ఉత్పత్తి చేస్తాయి అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇలాంటివి నా లేఅవుట్ ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ ఒక బ్లాక్ A ఉందని అనుకుందాం నేను ఈ వైపు నుండి కాంతి వనరును ఉపయోగిస్తున్నాను కాబట్టి ఈ అంచున కాంతి సమాంతర కిరణాలుగా పడితే ఏమి జరుగుతుంది అపారదర్శకంగా ఉన్న ఈ బ్లాక్ A ఈ ప్రాంతంలో నీడను సృష్టిస్తుందికాబట్టి ఈ ప్రాంతంలో కొన్ని బ్లాక్లు కూడా ఉండవచ్చు ఇక్కడ ఒక బ్లాకును తీసుకున్నాం కాబట్టి ఈ నీడ ఈ బ్లాక్ను పూర్తిగా కవర్ చేస్తుంది ఇక్కడ ఒక బ్లాక్ B అని తీసుకుందాం ఈ B కూడా లైట్ పొందుతుంది కాబట్టి B యొక్క ఈ నీడ కాంపాక్షన్ దిశలో ప్రచారం చేయబడుతుంది ఇక్కడ నేను ఎడమ నుండి కుడికి చెబుతున్నాను ఉత్పత్తి చేస్తున్న నీడ నెమ్మదిగా ఎడమ నుండి కుడికి ప్రచారం చేయబడుతుంది మరియు నేను చెప్పినట్లుగా ఈ నీడ లక్షణం వెనుక నుండి ఒక ఊహాత్మక కాంతిని ప్రకాశింపజేయడం మరియు పరిశీలన ద్వారా సంభవిస్తుంది మరియు నీడ లక్షణం యొక్క రెండు వైపులా విస్తరించి ఉంటుంది సాధారణంగా కాదు ఇక్కడే నేను చెప్పేది ఏమిటంటే సాధారణంగా పూర్తి లేఅవుట్ కోసం కాబట్టి మధ్యలో ఉన్న ఒక లక్షణాన్ని నేను పరిగణించగలను దీని కోసం కొన్నిసార్లు కాంతి ఇక్కడ ఉండాలి అని ఊహించుకున్నాను తద్వారా నీడ ఈ దిశలో ప్రచారం చేయబడుతుంది కాని ఆ తరువాత నేను కాంతిని ఇక్కడే ఉందని ఊహించుకున్నాను కాబట్టి నీడ ఈ దిశలో ప్రచారం అవుతుంది అన్ని వైపులా ఉన్న అవరోధం అదేవిధంగా పైకి క్రిందికి అవి అన్ని దిశలలో పరిగణించబడతాయి కాబట్టి లక్షణం మరొక లక్షణానికి ఆటంకం కలిగించినప్పుడల్లా మనము ఒక అంచుని జోడిస్తాము ఇది ఆలోచన మరియు అడ్డుపడిన భాగం తొలగించబడుతుంది అన్ని నీడలు అడ్డుపడే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది మరియు లేఅవుట్లోని ప్రతి బ్లాక్ లేదా ఫీచర్ ద్వారా పునరావృతమవుతుంది కాబట్టి నేను చిన్న ఉదాహరణతో వివరిస్తున్నాను దీనిని తీసుకుందాం బ్లాక్ A కి సంబంధించి మనం ఈ కాంతిని ప్రకాశిస్తున్నామని అనుకుందాం కాబట్టి మనం బ్లాక్ A యొక్క డిపెండెన్సీని చూడటానికి ప్రయత్నిస్తున్నాము మనం ఈ వైపు నుండి ఒక కాంతిని ప్రకాశిస్తున్నాము ఈ కాంతి A కి చేరుకుంటుంది ఈ కాంతి F కి కూడా చేరుకుంటుంది కానీ జ్యామితి కారణంగా మీరు దీనిని చూడలేరు ఇక్కడ నీడ ఉంటుందికాబట్టి నేను దీన్నిగురించి వివరంగా చెప్తాను కాబట్టి ఇది నేను చూపిస్తున్న నీడ నీడ B కి విస్తరించబడుతోంది కానీ నీడ C ని తాకదు ఎందుకంటే C కుడివైపు B దాచబడింది అదేవిధంగా ఇక్కడ నీడ D కి చేరుకుంటుంది ఇది E యొక్క కొంత భాగానికి కూడా చేరుకుంటుంది కానీ H కి చేరదు ఎందుకంటే H వెనుక G దాగి ఉంది కానీ కాంతి నేరుగా F కి చేరుకుంటుంది కాబట్టి నీడకు సంబంధించి నీడకు చేరుకున్నప్పుడు చూడండి ఇక్కడ B కి చేరుకుంటుంది D కి చేరుకుంటుంది G కి చేరుకుంటుంది మరియు E కి చేరుకుంటుంది కాబట్టి వీటన్నింటికీ అనుగుణమైన పరిమితి గ్రాఫ్లో ఒక అంచు ఉంటుంది మరియు మీరు ఈ అంచులను జోడించినప్పుడు డిజైన్ నియమాన్ని బట్టి మీరు బరువులు కూడా జోడించవచ్చు కాబట్టి A మరియు B కనిష్టంగా ఇది ఎంత వేరుచేయాలి ఇది పాలిసిలికాన్ అని అనుకుందాం ఇది 2 లాంబ్డా ఉండాలి అదేవిధంగా A మరియు D ఎంత కనీస విభజన A మరియు D ఎంత వేరు కాబట్టి ఇది మీరు అన్ని బ్లాక్ల కోసం పునరావృతం చేస్తారు మరియు మేము గ్రాఫ్లోని అన్ని అంచులను పొందుతాము కాబట్టి పరిమితి గ్రాఫ్ను రూపొందించడం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది Refer Slide Time 1745 అప్పుడు మనము వర్చువల్ గ్రిడ్ ఆధారిత సంపీడనం అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ మనము లేఅవుట్ ఉపరితలంపై ఒక గ్రిడ్ను ఊహించుకుంటున్నాను కాబట్టి భాగాలు అన్నీ గ్రిడ్కు జతచేయబడిందని ఇస్తే ఇది ఇలాంటిదేనని అర్థం మనం కొన్ని గ్రిడ్ పంక్తులను ఊహించుకుందాం మనం ఒక దిశలో మాత్రమే తీసుకుందాం మరియు దీర్ఘచతురస్రాల్లోని భాగాలు అన్నీ గ్రిడ్తో ట్యాగ్ చేయబడతాయి ఒకటి ఇలా ఉంటుంది ఒకటి ఇలా ట్యాగ్ చేయబడింది మరొకటి ఇలా ఉండవచ్చు అదేవిధంగా ఒక వస్తువు ఉండవచ్చు కాబట్టి ఇక్కడ నేను చెబుతున్నది ఏమిటంటే ఈ గ్రిడ్ పంక్తులను ఎడమ లేదా కుడి వైపుకు వర్తించే విధంగా తరలించడానికి మనకు అనుమతి ఉంది కానీ దానిని ఇక్కడకు తరలించినప్పుడు గ్రిడ్కు అనుసంధానించబడిన అన్ని వస్తువులు అవి అన్నీఏకకాలంలో కదులుతాయి ఈ గ్రిడ్ లైన్ మీరు ఎడమ వైపుకు వెళితే ఈ మూడు బ్లాక్స్ కూడా కదులుతాయి కాబట్టి మీరు విభజన కనీస విభజనను చూస్తారు విభజన కనీస అనుమతించదగినదానికన్నా ఎక్కువగా ఉందో లేదో మీరు చూస్తారు కాకపోతే డిజైన్ నిబంధన ఉల్లంఘన లేనంత కాలం మీరు దానిని తరలించలేరు ఉన్న వెంటనే మీరు అక్కడ ఆపే ఉల్లంఘన ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి భాగం గ్రిడ్ లైన్తో జతచేయబడిందని భావిస్తారు సంపీడన ప్రక్రియ గ్రిడ్తో పాటు దానిపై ఉంచిన అన్ని భాగాలను కుదిస్తుంది కాబట్టి అవన్నీ కలిసి కదులుతాయి మేము గ్రిడ్ పంక్తిని వంకరగా చేయనట్లు గ్రిడ్ పంక్తులను నిటారుగా ఉంచుతాము మేము తరువాత ఒక సంస్కరణను చూస్తాము కానీ మీరు దీన్ని చెయ్యవచ్చు గ్రిడ్ లైన్ వంకర అంటే ఈ గ్రిడ్ కోసం చెప్పండి కాబట్టి నేను దీన్ని తరలించను కాని నేను దీన్ని కొంచెం ఎడమకు కదిలిస్తాను కాబట్టి ఇప్పుడు నా గ్రిడ్ లైన్ ఇలా అవుతుంది ఇది జిగ్జాగ్ అవుతుంది ఈ పద్ధతిలో ఇది అనుమతించబడదు కాబట్టి ప్రక్కనే ఉన్న రెండు గ్రిడ్ల మధ్య కనీస దూరం ఈ గ్రిడ్ లైన్లలోని భాగాలపై ఆధారపడి ఉంటుంది కాంపోనెంట్ అంటే ఇది లోహం కావచ్చు ఇది వ్యాప్తి చెందుతుంది ఇది లోహం కావచ్చు ఇది పాలిసిలికాన్ కావచ్చు కాబట్టి వాటిని బట్టి విభజన నిర్వచించబడుతుంది కాబట్టి మీరు X దిశలో కాంపాక్షన్ చేయవచ్చు మీరు Y దిశలో కూడా కాంపాక్షన్ చేయవచ్చు కాబట్టి మీరు వైర్లను నిలువుగా నిర్వచించవచ్చు అంటే మీరు X దిశ కాంపాక్షన్ చేస్తున్నారని లేదా మీరు ఈ గ్రిడ్ పంక్తులను నిర్వచించవచ్చు అంటే మీరు అడ్డంగా నిర్వచించవచ్చని అర్థం అంటే మీరు నిలువు దిశలో కాంపాక్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు X సంపీడనం తరువాత Y సంపీడనం చేయవచ్చు లేదా దీనికి విరుద్ధంగా మీరు రెండూ చేయవచ్చు ప్రయోజనం ఏమిటంటే ఇది చాలా సరళమైనది మరియు అమలు చేయడం సులభం మీకు అన్ని దీర్ఘచతురస్రాలను కలిగి ఉన్న లేఅవుట్ ఉంది మీరు గ్రిడ్లను ఉంచుకోండి మరియు మీరు వాటిని గ్రిడ్లతో సమలేఖనం చేయడానికి బ్లాక్లను కదిలిస్తారు ఆపై గ్రిడ్ పంక్తులు కదలనివ్వండి సాధ్యమైనంతవరకు మీరు కాంపాక్ట్ చేయవచ్చు కానీ లోపం ఏమిటంటే ఇది నిర్బంధ గ్రాఫ్ పద్ధతితో పోలిస్తే చాలా కాంపాక్ట్ లేఅవుట్ను ఉత్పత్తి చేయదు ఎందుకంటే మీరు నిర్బంధంగా ఉన్నారు కాబట్టి మీరు గ్రిడ్ను నిర్వచించేటప్పుడు గ్రిడ్కు పది బ్లాక్లు కనెక్ట్ అయ్యాయని చెప్తున్నారు కాబట్టి అవన్నీ కలిసి కదులుతాయి లేదా వాటిలో ఏవీ కదలవు కాని వాటిలో పది నాలుగులో మీరు కదిపిఉండవచ్చు కాని మిగతా ఆరు మీరు తరలించలేరు కాబట్టి చాలా సరళమైన ఉదాహరణ ఇక్కడ తొమ్మిది అటువంటి బ్లాక్స్ వస్తువుల లక్షణాలు ఉన్న పరిస్థితిని పరిశీలిద్దాం కాబట్టి వాటి మధ్య విభజన మూడు రెండు ఆరు నాలుగు నాలుగుమూడు మరియు దూరం ఈ రెండు గ్రిడ్ పంక్తుల మధ్య విభజన పదహారు మరియు ఏడు మరియు మూడవ గ్రిడ్ పంక్తులు పన్నెండు అని చూపించబడ్డాయి ఇప్పుడు మీరు దీన్ని చూడవచ్చు ఇది వాస్తవానికి చేస్తుంది చూపించవద్దు కానీ ఇవి కొన్ని లక్షణాలను సెట్ చేసి ఉండవచ్చు అవి మీరు వాటిని దగ్గరగా తీసుకువస్తాయి కాబట్టి అలా చేయడం ద్వారా మీరు D E F ని దగ్గరకు తీసుకురాగలిగారు అని చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు దూరం పద్నాలుగు అవుతుంది అదేవిధంగా G H నేను కూడా మీరు దగ్గరగా కదులుతాము ఈ దూరంపదకొండు అవుతుంది అదేవిధంగా మీరు Y దిశలో కదిలేటప్పుడు మీరు ఈ విధంగా గ్రిడ్ను ఊహించుకుంటారు ఇతర దిశలో కుడివైపుకి కదులుతారు కాబట్టి ఈ రకమైన వర్చువల్ గ్రిడ్ ఆధారిత సంపీడనం విషయంలో మనం ఇక్కడే చేస్తాము ఇక్కడ నేను పునరావృతం చేస్తున్న పూర్తి లేఅవుట్ ఇవ్వబడుతుందిమీరు గ్రిడ్ పంక్తులను ఊహించే పూర్తి లేఅవుట్ ఇచ్చినప్పుడు మరియు నేను ఈ చిన్న దీర్ఘచతురస్రాలను సమీప గ్రిడ్కు సమలేఖనం చేయవలసి వచ్చినప్పుడు గ్రిడ్లు దానితో జతచేయబడిన అన్ని బ్లాక్లు లేదా వస్తువులతో కదలనివ్వండి కాబట్టి మీరు ఈ విధంగా సంపీడనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డిజైన్ నియమం కోసం తనిఖీ చేయడం కూడా చాలా సులభం మరియు వాస్తవానికి ఈ అల్గోరిథం బ్లాకుల సంఖ్యలో సరళంగా ఉంటుంది కాబట్టి సమయ సంక్లిష్టత కూడా చాలా ఎక్కువగా ఉండదు మనం తరువాత చూద్దాం అంటే మీరు పరిమితం చేయని మరొక వైవిధ్యం మీరు నిలువు గ్రిడ్ అని చెప్పవచ్చు కాబట్టి గ్రిడ్ విచ్ఛిన్నం కావచ్చు మరియు అవసరమైతే జిగ్జాగ్ చేయవచ్చు ఇది ఒక వైవిధ్యం దీనితో మనం ఈ ప్రత్యేక ఉపన్యాసం చివరకు వచ్చాము తరువాతి ఉపన్యాసంలో లేఅవుట్ కాంపాక్షన్ యొక్క మరికొన్ని పద్ధతులను పరిశీలిస్తాము ప్రత్యేకించి 1 D 2 D మరియు 1 మరియు సగం D 1 ½ D